నమస్కారము కాబట్టి మనము ఈ కోర్సు యొక్క రెండవ వారంలోకి ప్రవేశిస్తున్నాము ఈ వారంలో మనము వివిధ ఎలక్ట్రికల్ సర్క్యూట్ మెష్ మరియు నోడల్ అనాలిసిస్ ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము ఈ రోజు మనం ప్రత్యేకంగా RMS వోల్టేజ్ మరియు కరెంట్ విలువల గురించి మరియు ఈ విలువలను ఎలా పొందాలో మనము చర్చిస్తాము మరియు ఒక నిర్దిష్ట సర్క్యూట్ యొక్క పవర్ అవుట్పుట్ కనుగొనడంలో మనము RMS విలువలను ఎలా ఉపయోగించగలం కాబట్టి వివరాల్లోకి వెళ్లేముందు మునుపటి వారంలో మనం నేర్చుకున్న వాటిని రీక్యాప్ చేద్దాం మనము ఛార్జ్ యొక్క ప్రాథమిక కాన్సెప్ట్ లతో ప్రారంభించాము అప్పుడు మనము కరెంట్ వోల్టేజ్ పవర్ మరియు ఎనర్జీ గురించి మాట్లాడాము అప్పుడు మనము వోల్టేజ్ మరియు కరెంట్ వనరుల గురించి చర్చించిన యాక్టివ్ మరియు పాసివ్ సర్క్యూట్ ఎలిమెంట్ల గురించి చర్చించాము యాక్టివ్ మరియు పాసివ్ వోల్టేజ్ మరియు కరెంట్ వనరుల యొక్క వివిధ చిహ్నాలు ఏమిటో కూడా మనము చూశాము అప్పుడు మనము సైనూసోయిడ్ మరియు ఫేజర్ గురించి చర్చించాము ఇచ్చిన సైనూసోయిడ్ సహాయంతో ఫేజర్ విలువను ఎలా తెలుసుకోవచ్చు అప్పుడు మనము రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ మరియు కెపాసిటన్స్ అయిన సర్క్యూట్ ఎలిమెంట్ లను చర్చించాము ఇచ్చిన ఎలక్ట్రికల్ సర్క్యూట్లో వివిధ కరెంట్ మరియు వోల్టేజ్ విలువలను లెక్కించడానికి చాలా ప్రాథమిక మరియు చాలా ముఖ్యమైన చట్టాలు అయిన కొన్ని చట్టాల గురించి మరియు కిర్ఛాఫ్ లాస్ Kirchhoffs laws ను మనము చర్చించాము కాబట్టి ఎక్కువ సమయం మీరు మీ సర్క్యూట్ అనాలిసిస్ లో ఓమ్స్ లా Ohms law లేదా కిర్చాఫ్ వోల్టేజ్ లేదా కరెంట్ చట్టాన్ని ఉపయోగిస్తున్నారు అప్పుడు మనము రెసిస్టర్ కెపాసిటర్ మరియు ఇండక్టర్ కోసం సిరీస్ మరియు పారేలల్ సర్క్యూట్ల గురించి చర్చించాము మనము కరెంట్ మరియు వోల్టేజ్ డివిజన్ గురించి కూడా చర్చించాము అప్పుడు మనము ఇండక్టర్ మరియు కెపాసిటర్ కోసం వోల్టేజ్ మరియు కరెంట్ ఫేజ్ సంబంధాలను చర్చించాము మరియు తరువాత మనము ఇన్స్టంటేనియస్ మరియు యావరేజ్ పవర్ గణనను అధ్యయనం చేశాము కాబట్టి ఈ రోజు మనం రూట్ మీన్ స్క్వేర్ వోల్టేజ్ మరియు కరెంట్ అనే కాన్సెప్ట్ ను చర్చిస్తాము దీనిని ఎఫెక్టివ్ వోల్టేజ్ లేదా కరెంట్ అని కూడా పిలుస్తారు రెసిస్టివ్ లోడ్ కి పవర్ ని అందించడంలో సైనూసోయిడల్ వోల్టేజ్ లేదా కరెంట్ సోర్స్ యొక్క ప్రభావాన్ని కొలవవలసిన అవసరం నుండి ఇప్పుడు ఎఫెక్టివ్ విలువ యొక్క ఆలోచన పుడుతుంది ఎఫెక్టివ్ విలువ అంటే పీరియాడిక్ కరెంట్ యొక్క విలువ అంటే పీరియాడిక్ కరెంట్ వలె అదే యావరేజ్ పవర్ ని రెసిస్టర్ కు అందించే DC సోర్స్ కి సమానం కరెంట్ యొక్క ఎఫెక్టివ్ విలువను తెలుసుకోవడానికి మనం ఒక సోర్స్ ద్వారా వెదజల్లుతున్న శక్తిని ఎసి సోర్స్ తో పాటు డిసి సోర్స్ తో అనుసంధానించినప్పుడు సమానం చేయాలి కాబట్టి ఈ సందర్భంలో మనము ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ ను ఎసి సోర్స్ మరియు డిసి సోర్స్ తో కనెక్ట్ చేసినప్పుడు పవర్ రెండు సందర్భాల్లోనూ సమానంగా ఉండాలి కాబట్టి ఎసి మరియు డిసి కి కనెక్ట్ అయినప్పుడు ఎలిమెంట్ వినియోగించే పవర్ ని సమానం చేస్తాము మరియు కనుగొనడానికి ప్రయత్నిస్తాము ఎఫెక్టివ్ కరెంట్ విలువ ఎలా ఉండాలి అదేవిధంగా మీరు ఎసి వోల్టేజ్ సోర్స్ ని కనెక్ట్ చేస్తే ఆ నిర్దిష్ట ఎలిమెంట్ ద్వారా పవర్ ఎలా వెలువడుతుందో మీరు చెప్పవచ్చు మరియు మనము డిసి మరియు ఎసి లకు పవర్ ని సమానం చేసినప్పుడు ఎఫెక్టివ్ వోల్టేజ్ విలువను పొందుతాము మనము ఆ కాన్సెప్ట్ ను ఉపయోగిస్తాము మరియు ఎఫెక్టివ్ వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క విలువ ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఇప్పుడు యావరేజ్ పవర్ నిర్వచనంతో ప్రారంభిద్దాం P1T0Ti2Rdt మీరు ఒక నిర్దిష్టమైన ఎలిమెంట్ తీసుకున్నారని అనుకుందాం అది రెసిస్టర్ ని తీసుకుందాం మరియు అది ఒక ఎసి సోర్స్ కు మరియు తరువాత ఒక డిసి సోర్స్ కు స్విచ్ తో అనుసంధానించబడిందని చెప్పండి కాబట్టి మీరు ఎసి మరియు డిసి ల మధ్య ఆ స్విచ్ ను టోగుల్ చేయవచ్చు కాబట్టి మొదట మీరు ఎసి సోర్స్ కు కనెక్ట్ అయితే ఆ సందర్భంలో యావరేజ్ పవర్ ఏమిటి పై సమీకరణం ద్వారా యావరేజ్ పవర్ ఇవ్వబడుతుంది ఇప్పుడు మీరు ఆ ఎలిమెంట్ ను AC కి బదులుగా DC కి కనెక్ట్ చేస్తుంటే మీకు యావరేజ్ పవర్ యొక్క మరొక విలువ లభిస్తుంది ఈ సందర్భంలో ఒక నిర్దిష్ట ఎలిమెంట్ ద్వారా గ్రహించబడుతుంది మనకు రెసిస్టర్ ఉంది కానీ సోర్స్ DC కాబట్టి మనకు కొంత పవర్ రెసిస్టర్ ద్వారా వెలువడుతుంది దాని విలువ PIrms2R ఇప్పుడు నిర్వచనం ప్రకారం కరెంట్ యొక్క ఎఫెక్టివ్ విలువను కనుగొనడం మా లక్ష్యం అంటే DC కరెంట్ ప్రవహించేటప్పుడు మరియు AC కరెంట్ ప్రవహించేటప్పుడు పవర్ విలువను సమానం చేయాలి కాబట్టి ఆ సందర్భంలో మనం ఏమి చెప్పగలము మనం P ఇలా చెప్పగలం PIrms2R1T0Ti2Rdt కాబట్టి ఇప్పుడు మీరు మాథెమాటికల్ ఆపరేషన్స్ ఉపయోగించి ఈ ప్రత్యేకమైన సమీకరణాన్ని చూస్తే మీరు చెప్పగలరు Irms1T0Ti2dt అందువల్ల Irms అనేది కరెంట్ విలువ ఇది రూట్ మీన్ స్క్వేర్ వాల్యూలు తప్ప మరొకటి కాదు కాబట్టి i2 అనేది స్క్వేర్ విలువ మీరు అన్ని i2 భాగం యొక్క ఇంటెగ్రల్ మీన్ సమ్మేషన్ ను తీసుకుంటారు ఆపై మీరు మీన్ ను తీసుకుంటారు ఆపై మీరు ఈ ప్రత్యేక సమీకరణం యొక్క పూర్తి అవుట్పుట్ యొక్క అండర్ రూట్ ను తీసుకుంటారు కాబట్టి Irms అనేది కరెంట్ ఎలిమెంట్ యొక్క రూట్ మీన్ స్క్వేర్ విలువ తప్ప మరొకటి కాదు అదేవిధంగా వోల్టేజ్ యొక్క ఎఫెక్టివ్ విలువను కూడా వ్రాయవచ్చు మనము Pviఅని చెప్పేటప్పుడు మీరు కరెంట్ i ని భర్తీ చేయాలి కాబట్టి v యొక్క విలువను i పరంగా వ్రాయడానికి బదులుగా i యొక్క విలువను v పరంగా వ్రాస్తాము మరియు మీరు అప్పుడు ఈ సమీకరణాన్ని పొందుతారు కాబట్టి మనం చెప్పగలం Vrms1T0Tv2dt ఇప్పుడు మనకు తెలుసు ఆ సైనూసోయిడ్ విలువ vtVmcost ఇప్పుడు మీరు v యొక్క ఈ విలువను ఉంచినట్లయితే ఇది ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ మరియు ఇది సైనూసోయిడ్ రూపంలో సూచించబడుతుంది కావున మీరు ఇలా వ్రాస్తారు Vrms1T0TVm2cos2tdt ఇప్పుడు మీరు ఈ ప్రత్యేకమైన పదాన్ని చూస్తే ఇది మరేమీ కాదు మీరు గుర్తుచేసుకుంటే మేము చర్చించాము cosABcosAcosB sinAsinB ఒకవేళ ABt అయితే ఇది cos2t అవుతుంది మరియు అది ఇలా ఉంటుంది cos2t sin2t2cos2t 1 ఇప్పుడు మీరు క్రమాన్ని మార్చినట్లయితే మీకు ఏమి లభిస్తుంది cos2t1cos2t2 కాబట్టి మనము ఇప్పుడే పొందిన ఈ విలువను మీరు స్థానంలో ఉంచవచ్చు Vrms1T0TVm2cos2tdtVm2T0T1cos2tdt ఇప్పుడు మీరు ఈ ప్రత్యేక వ్యక్తీకరణను చూస్తే మీకు ఏమి లభిస్తుంది ఇది సైనోసోయిడల్లీ మారుతున్న టర్మ్ కాబట్టి 0 నుండి T మధ్య ఉన్న ఒక నిర్దిష్ట టైమ్ పీరియడ్ లో ఈ టర్మ్ యొక్క విలువ 0 అవుతుంది కాబట్టి చివరికి మనం ఈ టర్మ్ మాత్రమే కలిగి ఉన్నాము కాబట్టి మీరు dt ను ఇంటిగ్రేట్ చేయడం ద్వారా సింప్లిఫై చేస్తే ఈ నిర్దిష్ట కాంస్టెంట్ పదం dt తో మీరు అవుట్పుట్ ను Vm2గా పొందుతారు ఇది వోల్టేజ్ యొక్క rms విలువ Vrms1T0TVm2ωt dtVm2T0T1ωt dt Vm2 ఇది rms ఎందుకు ఎందుకంటే ఇనీషియల్ కన్వెన్షన్ నుండి ఈ ప్రత్యేక విలువ మీన్ విలువ స్క్వేర్ యొక్క రూట్ తప్ప మరొకటి కాదని మనం చూశాము కాబట్టి ఇక్కడ స్క్వేర్ విలువ మొత్తం మరియు వాటి మీన్ తీసుకొని టర్మ్ యొక్క రూట్ తీసుకోవాలి కాబట్టి ఇది రూట్ మీన్ స్క్వేర్ విలువ అవుతుంది అంటే పీరియాడిక్ సిగ్నల్ యొక్క మీన్ స్క్వేర్ కు స్క్వేర్ రూట్ విలువ ఈ సందర్భంలో ఈ పీరియాడిక్ సిగ్నల్ V కాబట్టి ఇక్కడ నుండి మనకు లభించే అవుట్పుట్ Vrms మరియు ఈ విలువVm2 కు సమానం మరియు Vm సిగ్నల్ యొక్క పీక్ విలువ అదేవిధంగా మీరు కరెంట్ తీసుకుంటే అది సైనూసోయిడల్ పరంగా సూచిస్తుంది itImcos t మనము Im2 కు సమానమైన కరెంట్ యొక్క rms విలువను పొందుతాము ఇప్పుడు ఇక్కడ మీరు ఈ ప్రత్యేక విలువ సైనూసోయిడల్ సిగ్నల్స్ కోసం మాత్రమే వర్తిస్తుందనే ముఖ్యమైన విషయాన్ని గమనించాలి మీకు సైనూసోయిడ్ సిగ్నల్ లేకపోతే మీరు ఇంటెగ్రల్ నుండి గణించి ఆపై rms విలువ యొక్క డెరివేషన్ కోసం మనము ఉపయోగించిన ఒరిజినల్ ఫంక్షన్ సహాయంతో పూర్తి rms విలువను లెక్కించాలి కాబట్టి మునుపటి ఉపన్యాసాల నుండి సైనూసోయిడల్ ఎక్సయిటేషన్ కింద ఒక సర్క్యూట్ ద్వారా గ్రహించిన యావరేజ్ పవర్ ని ఇలా సూచించవచ్చు P12VmImcos θv θi ఇప్పుడు మీరు దానిని rms విలువల రూపంలో ఎలా సూచిస్తారు PVm2Im2cos v i Vrms Irmscosv i ఇప్పుడు ఇది మనం పొందిన rms విలువ మరియు అదేవిధంగా im బై రూట్ 2 కూడా మనం చూసిన rms కరెంట్ కాబట్టి యావరేజ్ పవర్ ను మీరు VrmsIrmscosv i గా వ్రాయవచ్చు ఇప్పుడు ఇది సాధారణ వ్యక్తీకరణ సర్క్యూట్ ఎలిమెంట్ పూర్తిగా రెసిస్టివ్ ను కలిగి ఉంటే ఎందుకంటే మీ కరెంట్ మరియు వోల్టేజ్ రెండూ ఫేజర్ దశలో ఉంటాయి అప్పుడుv i0 మరియు చివరకు రెసిస్టర్ ద్వారా గ్రహించిన యావరేజ్ పవర్ P12VmIm12Im2RIrms2RVrms2R కాబట్టి సైనూసోయిడల్ వోల్టేజ్ లేదా కరెంట్ పేర్కొనబడినప్పుడు దాని పీక్ విలువ లేదా rms విలువ పరంగా ఇది తరచుగా పేర్కొనబడుతుంది ఎందుకంటే దాని యావరేజ్ విలువ ఎల్లప్పుడూ 0 గా ఉంటుంది సైనూసోయిడల్ కావడం వల్ల మీరు ఎల్లప్పుడూ వోల్టేజ్ లేదా కరెంట్ యొక్క యావరేజ్ విలువను 0 గా పొందుతారు అందుకే వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క విలువను యావరేజ్ విలువ పరంగా ఉంచడం మంచిది కాదు అందుకే మీరు ఎల్లప్పుడూ వోల్టేజ్ విలువను చూస్తారు మరియు పీక్ కరెంట్ లేదా rms విలువగా పేర్కొనబడుతుంది కానీ పవర్ ఇండస్ట్రీలలో మన రోజువారీ జీవితంలో గరిష్ట విలువలు కాకుండా వాటి rms విలువ పరంగా ఫేజర్ మాగ్నిట్యూడ్ పేర్కొనబడింది అందువల్ల rms టర్మ్ చాలా సాధారణం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా పవర్ సిస్టమ్ ఏరియాలో వివిధ వోల్టేజ్ మరియు కరెంట్ సిగ్నల్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇది దాదాపు అన్ని సాధారణ ఈక్వెషన్లలో ఎక్కువగా ఉపయోగించబడుతుంది ఉదాహరణకు ప్రతి ఇంటికి 230 వోల్ట్లని చూస్తే చెప్పండి ఇది ఇప్పుడు పీక్ విలువకు rms విలువ కాబట్టి మన ఇంట్లో వోల్టేజ్ 230 వోల్ట్లు అని మనము చెప్పినప్పుడల్లా మీరు పీక్ విలువ కాదు rms విలువ గురించి మాట్లాడుతున్నారని సూచిస్తుంది వోల్టేజ్ మరియు కరెంట్ ను వాటి rms విలువలో వ్యక్తీకరించడం పవర్ అనాలిసిస్ లో సౌకర్యవంతంగా ఉంటుంది ఎందుకంటే గణనలను చేయడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది మరియు మనము rms విలువను ఉపయోగించినప్పుడు చర్చించిన పవర్ గణనలు కూడా సులభం వోల్ట్ మీటర్ మరియు అమ్మీటర్ వంటి మన ఇతర కొలిచే సాధనాలు rms విలువను నేరుగా రీడ్ చేయడానికి రూపొందించబడ్డాయి అందువల్ల మా సర్క్యూట్ అనాలిసిస్ కు rms విలువ చాలా ముఖ్యమైనది ఇప్పుడు మనము ఒక ఉదాహరణ తీసుకుందాం తద్వారా మీరు ఈ దృగ్విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఈ చిత్రంలో చూపబడిన కొన్ని వోల్టేజ్ vt10sin t ఉందని ఇప్పుడు చూద్దాం ఇది హాఫ్ వేవ్ రెక్టిఫై చేయబడింది అంటే నెగెటివ్ విలువ లేదు మరియు 10 ఓం ల రెసిస్టర్ లో ప్రవేశిస్తున్న యావరేజ్ పవర్ ని కనుగొనాలనుకుంటున్నాము కాబట్టి మీరు ఈ సంఖ్యను చూస్తే ఈ ప్రత్యేక వేవ్ ఫార్మ్ యొక్క టైమ్ పీరియడ్ కూడా 2π అని మీకు తెలుస్తుంది మరియు వోల్టేజ్ ఇలా నిర్వచించబడింది vt10sin t 0tπ 0πt2π కాబట్టి మీరు rms విలువను ఎలా లెక్కిస్తారు ఇది స్వచ్ఛమైన సైనూసోయిడల్ కానందున మీరు నేరుగా Vrms ను ఉపయోగించలేరు Vrms విలువ Vm బై రూట్ 2 కు సమానం మీరు రూట్ మీన్ స్క్వేర్ యొక్క స్టాండర్డ్ నిర్వచనం సహాయంతో లెక్కించాలి కాబట్టి Vrms21T0Tv2dt కాబట్టి మీరు టి ఎక్స్ప్రెషన్ ను సింప్లిఫై చేసినప్పుడు మీకు వోల్టేజ్ యొక్క rms విలువ 5 వోల్ట్లుగా లభిస్తుంది కాబట్టి రెసిస్టర్ చేత గ్రహించబడిన యావరేజ్ పవర్ Rms స్క్వేర్ బై R తప్ప మరొకటి కాదని మీరు చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ మనం పొందిన rms విలువ 5 వోల్ట్లు కాబట్టి Vrms స్క్వేర్ 25 రెసిస్టెన్స్ విలువ 10 కాబట్టి అవుట్పుట్ 2 5 వాట్ అవుతుంది మనం మరొక ఉదాహరణ ను తీసుకుందాం అలాగే సిగ్నల్ ఇలా ఉందని అనుకుందాం ఇది 0 నుండి 2 మధ్య ఉన్న బొమ్మలో చూపబడింది ఇది రెగ్యులర్ వేవ్ మరియు 2 నుండి 4 రోజుల స్క్వేర్ వేవ్ మధ్య ఉంటుంది కాబట్టి వేవ్ ఫార్మ్ యొక్క టైమ్ పీరియడ్ 4 మరియు వేవ్ ఫార్మ్ ను ఇలా నిర్వచించవచ్చు ఎందుకంటే మనం కరెంట్ గురించి మాట్లాడుతున్నాము it5t0t2 102t4 Irms21T0Ti2dt14025tcdt24 102dt అలాంటప్పుడు మీరు ఈ ఇంటెగ్రల్ ను సింప్లిఫై చేసినప్పుడు మీరు Irms యొక్క అవుట్పుట్ ను 8 165 ఆంపియర్ గా పొందుతారు కాబట్టి మీరు ఈ కరెంట్ ను పొందినప్పుడు విలువను యావరేజ్ పవర్ P లో ఉంచవచ్చు అది Irms స్క్వేర్ తప్ప మరేమీ కాదు మరియు రెసిస్టర్ ద్వారా గ్రహించిన పవర్ 133 3 వాట్ల ని మీరు పొందుతారు ఇప్పుడు అప్పారెంట్ పవర్ మరియు పవర్ ఫాక్టర్ అని పిలువబడే మరొక పదం గురించి మాట్లాడుదాం ఇంతకుముందు మనం పొందినది సర్క్యూట్ చేత గ్రహించబడిన యావరేజ్ పవర్ ఇది సైనోసోయిడల్ సిగ్నల్ ద్వారా ఎక్సైట్ అవుతుంది మరియు మనము వాటిని వోల్టేజ్ రూపంల rms వోల్టేజ్ మరియు కరెంట్ రూపంలో వ్యక్తీకరిస్తాము కాబట్టి పవర్ PVm2Im2cos v i Vrms Irmscosv i కాబట్టి మీరు ఏమి చేయగలరు పై ఎక్స్ప్రెషన్ ను మీరు తిరిగి ఇలా వ్రాయవచ్చు P Scos v i S అంటే ఏమిటి S ను అప్పారెంట్ పవర్ గా పిలుస్తారు ఎందుకంటే ఇది rms వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క ప్రొడక్ట్ గా నిర్వచించబడింది కాబట్టి మీరు DC వోల్టేజ్ సోర్స్ పవర్ తో కోరిలేట్ చేస్తే DC లో మనము పవర్ ని v x i గా నిర్వచించామని మీరు చూస్తారు కాబట్టి మీరు పరస్పర సంబంధం కలిగి ఉంటే Vrms లోకి Irms ఉంటుంది దీనిని DC సోర్స్ తో పోలిస్తే తద్వారా మీకు ఇలాంటి అనుభూతి వస్తుంది కాబట్టి ఇది అప్పారెంట్ పవర్ ఎందుకంటే పవర్ అనేది వోల్టేజ్ కరెంట్ ప్రొడక్ట్ గా ఉండాలి ఇది DC రెసిస్టివ్ సర్క్యూట్తో సారూప్యతతో ఉంటుంది ఇప్పుడు అప్పారెంట్ పవర్ ని వోల్ట్ ఆంపియర్లో కొలుస్తారు దానిని నిజమైన పవర్ నుండి వేరు చేయడానికి ఎందుకంటే మనము వాట్స్ పరంగా అప్పారెంట్ పవర్ ని చెబుతాము కాబట్టి అప్పారెంట్ పవర్ మరియు రియల్ పవర్ మధ్య తేడాను గుర్తించడానికి మనం వోల్ట్ ఆంపియర్ ను అప్పారెంట్ పవర్ కి ఒక క్వాంటిటీ గా మరియు రియల్ పవర్ కి క్వాంటిటీ గా వాట్ ను ఉపయోగిస్తాము మునుపటి వ్యక్తీకరణ నుండి రియల్ లేదా యావరేజ్ పవర్ ని లెక్కించడానికి అప్పారెంట్ పవర్ ని ఒక ఫాక్టర్ ద్వారా గుణించాల్సిన అవసరం ఉందని మీరు గమనించవచ్చు కాబట్టి ఈ టర్మ్ ఏమిటి ఆ పదంcos v i కావున pfPScos v i ఇప్పుడు ఈ పవర్ ఫాక్టర్ 0 నుండి యూనిటీ మధ్య ఉంటుంది కాబట్టి మీకు పూర్తిగా రెసిస్టివ్ లోడ్ ఉంటే వోల్టేజ్ మరియు కరెంట్ ఆ సందర్భంలో v i0 ఫేజ్ లో ఉంటుంది ఆ సందర్భంలో విలువ cos v i 1 కాబట్టి పవర్ ఫాక్టర్ 1 అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో అప్పారెంట్ పవర్ యావరేజ్ పవర్ కి సమానమని సూచిస్తుంది v i90 డిగ్రీ ఉన్నప్పుడు పూర్తిగా రియాక్టివ్ లోడ్ విషయంలో అది ఇండక్టివ్ లోడ్ లేదా కెపాసిటివ్ లోడ్ కావచ్చు పవర్ ఫాక్టర్ 0 అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో మీ యావరేజ్ పవర్ 0 అవుతుంది కాబట్టి ఇవి 2 విపరీతమైన కేసులు దీనిలో పవర్ ఫాక్టర్ లీడింగ్ లో లేదా లాగింగ్ లో ఉంటుంది లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటే కరెంట్ వోల్టేజ్ కు దారితీస్తుంది ఇది లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ విషయంలో కెపాసిటివ్ లోడ్ ప్రొఫైల్ను కలిగి ఉందని సూచిస్తుంది అంటే కరెంట్ వోల్టేజ్ ను లాగ్ చేస్తుందని మరియు ఇండక్టివ్ లోడ్ను సూచిస్తుంది కాబట్టి మీ సర్క్యూట్ అనాలిసిస్ లో మీరు ఉపయోగిస్తూనే ఉంటారు ఎందుకంటే సర్క్యూట్ రెసిస్టర్ కెపాసిటర్ ఇండక్టర్ అన్ని భాగాలను కలిగి ఉంటుంది కాబట్టి వోల్టేజ్ కు సంబంధించి కరెంట్ లీడ్ చేస్తుందని మీరు చెప్పినప్పుడు సర్క్యూట్ కెపాసిటివ్ లేదా వోల్టేజ్ కు సంబంధించి కరెంట్ కూడా లాగింగ్ లో ఉంది అని అర్థం మీరు సర్క్యూట్ ఇండక్టివ్ అని చెబుతారు కాబట్టి ఆ సందర్భంలో మీకు కెపాసిటివ్ సర్క్యూట్ ఉన్నప్పుడు మీకు ఇండక్టివ్ సర్క్యూట్ ఉన్నప్పుడు లాగింగ్ పవర్ ఫాక్టర్ ఉంటుంది ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం సిరీస్ కనెక్ట్ చేయబడిన లోడ్ ఈ ఎక్స్ప్రెషన్ it4cos 100πt10° లో ఇచ్చిన కరెంట్ ను డ్రా చేస్తుందని అనుకుందాం వారు వోల్టేజ్ వర్తించినప్పుడు vt120cos 100πt 20° ఇప్పుడు మనం ఒక లోడ్ యొక్క అప్పారెంట్ పవర్ మరియు పవర్ ఫాక్టర్ ని కనుగొని లోడ్ నుండి ఎలిమెంట్ యొక్క విలువను నిర్ణయించాలి ఇప్పుడు అప్పారెంట్ పవర్ ఇలా ఉంటుంది SVrmsIrms120242240 VA ఇప్పుడు పవర్ ఫాక్టర్ ను మీరు ఈ రెండు ఎక్స్ప్రెషన్ల సహాయంతో లెక్కించవచ్చు ఎందుకంటే పవర్ ఫాక్టర్ cos v i తప్ప మరొకటి కాదు ఇక్కడv 20 మరియు i10 కాబట్టి మీరు పవర్ ఫాక్టర్ ను cos 30 0 866 గా పొందుతారు కరెంట్ వోల్టేజ్ కు దారితీస్తుంది కాబట్టి ఇక్కడ పవర్ ఫాక్టర్ లీడింగ్ లో ఉంది ఇక్కడ ఫేజ్ యాంగిల్ పాజిటివ్ గా ఉంటుంది మరియు వోల్టేజ్ కోసం ఫేజ్ యాంగిల్ నెగటివ్ గా ఉంటుంది వోల్టేజ్ కు సంబంధించి కరెంట్ లీడ్ అవుతుందని మీరు సులభంగా ఊహించవచ్చు కాబట్టి దీని అర్థం సర్క్యూట్ కెపాసిటివ్ కాబట్టి ఈ ఫార్ములా ద్వారా లోడ్ ఇంపెడెన్స్ లెక్కించవచ్చు ZVI120∠ 204∠1030∠ 3025 98 j15 Ω దీని నుండి మీరు R ప్లస్ jx అనే పదానికి సంబంధించి పరస్పర సంబంధం కలిగి ఉంటే Z 25 98 ఓంలను రెసిస్టీవ్ లోడ్ గా కలిగి ఉంటుంది మరియు కెపాసిటర్తో సిరీస్లో ఉంటుంది దీని ఇంపెడెన్స్ Xc విలువ 15 కి సమానం కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ ను ఉపయోగించి మీరు 212 2 మైక్రో ఫరాడ్ గా వచ్చే కెపాసిటన్స్ విలువను తెలుసుకోవచ్చు ఇప్పుడు కాంప్లెక్స్ పవర్ అనే మరో టర్మ్ కి వద్దాం VVmvమరియు IImiఅనే ఫేజర్ ను చూస్తే మనము V మరియు I లను ఫేజర్ ల రూపంలో సూచిస్తాము ఎందుకంటే ఈ ఫేజర్ లు వోల్టేజ్ మరియు కరెంట్ కోసం సైనూసోయిడ్ గా మారుతూ ఉంటాయి కాబట్టి కాంప్లెక్స్ పవర్ అనేది పవర్ S తప్ప మరొకటి కాదు ac లోడ్ మరియు ఇది కరెంట్ వోల్టేజ్ మరియు కాంప్లెక్స్ కాంజుగేట్ యొక్క ప్రొడక్ట్ కాబట్టి మనం కాంప్లెక్స్ పవర్ S ను ఎలా వ్రాస్తాము S12VIVrmsIrmsVrmsIrmsv i కాబట్టి ఈ ప్రత్యేకమైన కాంప్లెక్స్ పవర్ కాంప్లెక్స్ కాంజుగేట్ రూపంలో ఎందుకు ఉందని మీరు అడగవచ్చు ఎందుకంటే మీరు కరెంట్ విలువను ప్రస్తుత కాంజుగేట్ గా పెడుతున్నారు కారణం ఏమిటంటే మీరు లెక్కించిన యావరేజ్ పవర్ తో పోల్చి చూస్తే నాకు తీటా V మైనస్ తీటా i అనే పదం వచ్చింది కాబట్టి త్రికోణమితి సమీకరణాల యొక్క ఫండమెంటల్స్ సహాయంతో మనము లెక్కించిన నిర్దిష్ట యావరేజ్ పవర్ మనం సైనూసోయిడల్ రూపంలో తీసుకున్న వోల్టేజ్ కరెంట్ సైనూసోయిడల్ రూపంలో తీసుకున్నాము మరియు యావరేజ్ పవర్ యొక్క నిర్దిష్ట విలువను అనాలిసిస్ చేసినప్పుడు మనకు విలువ వచ్చింది యావరేజ్ 1 బై 2 VmIm cos యొక్క తీటా v మైనస్ తీటా i కాబట్టి మనం V ను ఒక కాంజుగేట్ వలె ఉంచితే నేను ఇప్పటికే ఆ నిర్దిష్ట క్వాంటిటీ ని కలిగి ఉన్నాను కాబట్టి నేను ఈ టర్మ్ ని తీటా I మైనస్ తీటా v గా పొందుతాము ఇది మునుపటి సందర్భంలో మనం పొందిన యావరేజ్ పవర్ కి విరుద్ధంగా ఉంటుంది మనము VI కంజుగేట్ V కాంజుగేట్ I ను ఉపయోగిస్తాము కాబట్టి ఈ ప్రత్యేక మాంద్యంలో కాంజుగేట్ కు ఫిజికల్ ఇంటర్ప్రెటేషన్ లేదా ఫిజికల్ సిగ్నిఫికెన్స్ లేదు ఇది కేవలం మేథమెటికల్ రెప్రెసెంటేషన్ మాత్రమే ఉంది తద్వారా మనము సమీకరణాలను సమర్థవంతంగా సూచించగలము కాంప్లెక్స్ పవర్ S యొక్క పరిమాణం అప్పారెంట్ పవర్ అని ఇప్పుడు మీరు గమనించవచ్చు ఎందుకంటే మీరు Vrms అనే పదాన్ని Irms లోకి చూస్తే ఇది మా అప్పారెంట్ పవర్ కాబట్టి మీరు రెక్టాంగ్యులర్ ఫార్మ్ లో వ్రాస్తే SVrms Irmscosv ijVrms Irmssinv i ఇది మనం ఇప్పటికే తెలిసినది మరియు దానిని యావరేజ్ పవర్ లేదా రియల్ పవర్ అని పిలుస్తారు మరియు ఇది కాంప్లెక్స్ పవర్ యొక్క డెరివేషన్ లో మనకు లభించిన ఊహాత్మక పదం కాబట్టి అప్పారెంట్ పవర్ విషయంలో మనం చూసినట్లుగా కాంప్లెక్స్ పవర్ ని వోల్ట్ ఆంపియర్ లో కూడా కొలుస్తారు మనము వాట్స్ లో కొలిచే రియల్ పవర్ మధ్య తేడాను గుర్తించడానికి వోల్ట్ ఆంపియర్ పరంగా కాంప్లెక్స్ పవర్ ని కొలుస్తాము కాబట్టి ఎక్స్ప్రెషన్ లను మరోసారి చూద్దాంVrms Irmscosv i అనేది రియల్ పవర్ మరియు Vrms Irmssinv i అనేది jQ గా వ్రాయబడుతుంది ఇక్కడ రియల్ టర్మ్ P ఇది లోడ్కు పంపిణీ చేయబడిన యావరేజ్ పవర్ ని సూచిస్తుంది మరియు ఇది వ్యవస్థలో ఉపయోగకరమైన పవర్ మాత్రమే అయితే Q అనేది ఊహాత్మక పదం Q ను రియాక్టివ్ పవర్ అని పిలుస్తారు మరియు సోర్స్ మరియు లోడ్ యొక్క రియాక్టివ్ భాగం మధ్య పవర్ మార్పిడిని సూచిస్తుంది మీరు సమీకరణాన్ని చూసినట్లయితే మీ రియాక్టివ్ పవర్ మొత్తం పవర్ గణనలో మీకు రెసిస్టివ్ లోడ్ మాత్రమే ఉన్నప్పుడు దోహదం చేయదు ఎందుకంటే ఈ సందర్భంలో θv i0 మరియు సైన్ 0 0 అవుతుంది కాబట్టి ఆ సందర్భంలో మీరు Vrms Irms ను పూర్తిగా రెసిస్టివ్ లోడ్ కోసం మాత్రమే కలిగి ఉంటారు అదేవిధంగా పూర్తిగా కెపాసిటివ్ మరియు ఇండక్టివ్ లోడ్ల కోసం మీరు రియాక్టివ్ పవర్ అయిన ఈ టర్మ్ మాత్రమే కలిగి ఉంటారు కాబట్టి సర్క్యూట్లో మనకు కెపాసిటివ్ లేదా ఇండక్టర్ లోడ్ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే రియాక్టివ్ పవర్ కనిపిస్తుంది ఇప్పుడు Q ను వోల్ట్ ఆంపియర్ రియాక్టివ్ లో కొలుస్తారు దీనిని రియల్ పవర్ P నుండి వేరు చేయడానికి వాట్స్లో కొలుస్తారు ఇప్పుడు స్టాండర్డ్ ప్రాక్టీస్ లో S P మరియు Q పవర్ త్రిభుజాన్ని ఉపయోగించి v i అయిన పవర్ ఫాక్టర్ యాంగిల్ తో కలిసి సూచించబడతాయి మరియు మనము పవర్ త్రిభుజాన్ని ఎలా సూచిస్తాము పవర్ త్రిభుజం P Q మరియు S ల మధ్య సంబంధం మరియు P మరియు S మధ్య యాంగిల్ అనేది పవర్ ఫాక్టర్ యాంగిల్ తప్ప మరొకటి కాదు కాబట్టి ఈ పవర్ త్రిభుజం చాలా ముఖ్యమైనది మరియు ఎక్కువ సమయం మీరు దాని గురించి చూపించమని అడుగుతారు పవర్ త్రిభుజం అంటే ఏమిటి కాబట్టి పవర్ త్రిభుజం అనేది రియల్ పవర్ రియాక్టివ్ పవర్ మరియు కాంప్లెక్స్ పవర్ తో మనము సహ సంబంధం కలిగి ఉన్న ఒక ప్రత్యేకమైన త్రిభుజం తప్ప మరొకటి కాదని మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి దీనితో మనము మన నేటి సెషన్ ను ముగిస్తాము మరియు తదుపరి సెషన్ లో మెష్ అంటే ఏమిటి వంటి ఇతర కొన్ని అంశాల గురించి మరింత చర్చిస్తాము నోడ్ అంటే ఏమిటి ఆపై మనము వివిధ ఎలక్ట్రికల్ సర్క్యూట్ పారామితుల లెక్కింపు కోసం సంబంధాన్ని మరింత పెంచుకుంటాము ధన్యవాదాలు